ఈ మాడ్యూల్ మీకు కోర్సు మొత్తంలో విస్తృతంగా ఉపయోగించే ఒక కాన్సెప్ట్ను పరిచయం చేయబోతోంది దానిని న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటారు కాబట్టి మనం సింపుల్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ సమీక్షతో ప్రారంభిస్తాము మీరు హైస్కూల్లో అండర్గ్రాడ్యుయేట్లో దానిని మీరు చూసే ఉంటారు మనం ఫంక్షన్ యొక్క ఇంటర్పోలేషన్ ఆలోచనకు వెళ్తాము మరియు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ కోసం మొదటి రెండు ఆలోచనలు మరింత అధునాతన ఆలోచనలుగా మిళితం చేసి ఉపయోగిస్తాము కాబట్టి ఈ మాడ్యూల్ ఇలా ఉంటుంది మనం సాధారణ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ తో ప్రారంభిస్తాము కాబట్టి ఒక ఫంక్షన్ f ను విశ్లేషణాత్మక పరిష్కారం లేని దాని ఇంటిగ్రల్ తీసుకుందాం ఈ విధమైన ఫంక్షన్స్ ఇంటిగ్రేట్ చేయవని తెలుసు కాబట్టి మనం కోరుకునేది ఈ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ ఈ రకమైన ఇంటిగ్రల్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అంతా కనిపిస్తాయి ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో కనిపించే విధులు మీకు వివిధ రకాలైన బెస్సెల్ ఫంక్షన్లను కలిగి ఉంటాయి వాటికి దగ్గరగా అనలిటికల్ ఎక్స్ప్రెషన్ లేదు కాబట్టి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరు హైస్కూల్లో ఇంతకు ముందు చదివిన రీమాన్ ఇంటిగ్రేషన్ ఆలోచన అందరికీ తెలుసు దాని ఇంటిగ్రేషన్ వక్ర రేఖకు దిగువన ఉన్న ఏరియా కాబట్టి మనం దానిని ఇలా గీస్తే ఇది a అని చెప్పబడినది మరియు ఇక్కడ b అని చెప్పబడినది ఈ కర్వ్ క్రింద ఉన్న ఏరియా యొక్క ఇంటిగ్రల్ abfdx ఇప్పుడు మీరు మీ స్కూలింగ్లో ఇంటిగ్రేషన్ యొక్క సాధారణ రూల్స్ కూడా చూశారు ఇవి ఈ ఇంటిగ్రేషన్ను ఎలా చేయాలి అనేది కాబట్టి కోర్సు యొక్క మొదటి రూల్ ఏమిటంటే ఇది రెక్టాంగిల్ రూల్ అని పిలువబడుతుంది ఇక్కడ మనకు కొంత ఫంక్షన్ ఉంటే దాని మధ్యస్థ రూల్అవుతుంది మరియు ఇది మన ఇంటర్వెల్ ab ఇది f ఇప్పుడు ఏమి చెబుతోంది a మరియు b ల మధ్య ఈ అంతరాన్ని మనం h గా సూచిస్తే మనం దానిని ఇక్కడ ఒకే ఒక్క విలువ తో ప్రతిక్షేపిస్తాము కాబట్టి మధ్య బిందువు fab2 వస్తుంది మరియు ఇంటిగ్రల్ ఈ రెక్టాంగిల్ ద్వారా తగ్గించాలి కాబట్టి ఇది మన లెన్త్ x వెడల్పు ప్రతి ఒక్కరూ దీనికి ఇంతకు ముందు చూశారు ఇది చాలా సులభం కాబట్టి మీరు దీన్ని ఫంక్షన్ యొక్క స్టెయిర్ కేస్ అప్ప్రోక్సిమేషన్ అని కూడా పిలుస్తారు కాబట్టి మీరు ఊహించినట్టు ఇది ఖచ్చితమైనది కాదు మనం దీనిని ఏమి చేయాలో ఖచ్చితమైనదిగా చేయడానికి దీన్ని చిన్నగా చేయండి అది ఒక మార్గం మీరు చేసే రెండవ రూల్ని ట్రాపిజాయ్డల్ రూల్ అని పిలుస్తాము అదే ఫంక్షన్ను ఇక్కడ తీసుకోండి మళ్లీ అదే విధంగా గీయడానికి ప్రయత్నించండి కాబట్టి 2 పాయింట్లు a మరియు b అని చెప్పండి అది ఏమి చేస్తుందంటే మధ్య బిందువు గుండా రెక్ట్యాంగిల్ని ఉంచడానికి బదులుగా ఈ ట్రెపీజియం ఉంచడానికి మనం అనుమతించాము కాబట్టి ఇది ఇలాంటి ట్రాపెజియమ్ని తీసుకోబోతోంది మరియు ఈ ఏరియా కూడా అంచనా వేయడానికి సరిపోతుంది మరియు మీరు f చూడగలరు మీకు ఈ లెన్త్ ను ఇస్తుంది f మీకు ఈ లెన్త్ ను ఇవ్వబోతుంది మరియు ఇది ట్రెపిజాయిడ్ ఏరియా సూత్రం h2ff అలాగే స్పష్టంగా మిడ్పాయింట్ రూల్ కంటే ఇది మరింత ఖచ్చితమైనదిగా ఉంటుందని ఆశిస్తున్నాము ఎందుకంటే ఫ్లాటింగ్కు బదులుగా మనం ఇక్కడ సరళ ఫంక్షన్ను అమర్చుతున్నాము మీరు అదే ఇంటిగ్రల్కు మరింత ఖచ్చితమైన సమాధానాన్ని పొందాలనుకుంటే లాజికల్గా తదుపరి దశ ఆర్డర్ 0 ఇది ఆర్డర్ 1 ఆర్డర్ 2 అంటే మనకు సరిపోయే ఒక రకమైన వక్రరేఖ అంటే ఏమిటి ఇక్కడ మనం ఈ చుక్కల రేఖ ఏ ఆర్డర్ యొక్క పాలినామియల్కి సరిపోతుంది ఈ డాట్ లైన్ ఈ డాష్ లైన్ ఇక్కడ ఉంది ఇది ఆర్డర్ 1 యొక్క పాలినామియల్ స్ట్రెయిట్ లైన్ పాలినామియల్ యొక్క ఆర్డర్ 1 ఈ కేసు లో ఇది ఆర్డర్ 0 ఇది ఆర్డర్ 1 కాబట్టి తదుపరి దశ తీసుకోవడానికి కారణం ఈ ఫంక్షన్ ద్వారా ఒక పారాబోలా సరిపోతుంది కాబట్టి ఇది a ఇది b అని చెప్పండి కాబట్టి మనం ఇక్కడ ఇలాంటి మూడు పాయింట్లు తీసుకోగలము మరియు ఈ రూల్ ఏమి చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ మూడు పాయింట్ల ద్వారా ఏదో ఒక పారాబోలా ను సరి పోనివ్వండి ఎందుకంటే పారాబోలా ను ప్రత్యేకంగా పేర్కొనడానికి మనకు మూడు పాయింట్లు కావాలి మరియు ఆ ఏరియా ని ఏదైనా పాలినామియల్ ఫంక్షన్ని లెక్కించడం వల్ల ప్రయోజనం ఏమిటంటే దాని ఇంటిగ్రల్ గురించి మనం పాలినామియల్ని దగ్గరి రూపంలో ఇంటిగ్రల్ చేయగలము కాబట్టి అలా చేయడం వల్ల మీకు ఈ రూల్స్ లభిస్తాయి కాబట్టి ఇది కొత్తగా ఉన్న రోజుల్లో ప్రజల పేర్లు దాని వెనుక ఉన్నాయి కాబట్టి సింప్సన్ అనే వ్యక్తి ఈ రూల్ ని కనుగొన్నాడు అంటే మీరు 300 సంవత్సరాల క్రితం జన్మించినట్లయితే దానికి మీ పేరు పెట్టబడుతుంది దాని గురించి గొప్పగా ఏమీ లేదు కానీ ఈ సింప్సన్ రూల్ మీకు రెండవ ఆర్డర్ను చేయడానికి ఖచ్చితమైన ఒక ఎక్స్ప్రెషన్ను ఇస్తుంది కాబట్టి మనం ఉన్నత మరియు హైయ్యర్ ఆర్డర్ కి వెళుతున్నప్పుడు ఫంక్షన్ను బాగా అంచనా వేయగలుగుతాము మరియు ఒకసారి మనం పాలినామియల్ని ఇంటిగ్రల్ ఫంక్షన్ను సుమారుగా అంచనా వేయడం సులభం కాబట్టి సాధారణ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ వెనుక ఉన్న ఆలోచన అది దీంతో మనం కొంచెం ముందుకు వెళ్దాం మనం చూసిన ఈ సాధారణ రూల్ వెనుక అంతర్లీన ఆలోచన ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఈ సాధారణ రూల్ ఆధారం ఏమిటి టేలర్ సిద్ధాంతం ఇక్కడ ఉపయోగం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు మనం దీని సంఖ్యా పద్ధతి విస్తృతంగా ఉపయోగించాము కాబట్టి ఒక ఫంక్షన్ f ను సుమారుగా ఒక పాయింట్ xo గురించి ఆర్డర్లను పెంచే విషయంలో అంచనా వేయవచ్చని ఇది మీకు చెబుతుంది కాబట్టి మొదటి పదం f కాన్స్టాంట్ గా ఉంటుంది అప్పుడు మనకు లీనియర్ టర్మ్ ఉంది ఆపై మనకు క్వాడ్రేచర్ పదం ఉంది మరియు ఇది అనంతమైన సమ్మేషన్ కాబట్టి మనం తీసుకుందాం గణితాన్ని లీనియర్ గా చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి xo అని వ్రాద్దాం కాబట్టి f అప్పుడు ఏమిటి కాబట్టిfxf'x2f" మనం మూలాన్ని మనకు కావలసిన చోట ఉంచగలము కాబట్టి మీకు కేవలం xo0 గణితాన్ని సులభతరం చేయడానికి ఉంది కాబట్టి ఇప్పుడు మనకు f కోసం ఒక విధమైన అనలిటికల్ రూపం ఉంది ఈ సిరీస్లోని ఎన్ని రూల్స్ను చేస్తున్నాము అనే దాని ఆధారంగా ఇది ఒక అప్ప్రోక్సిమేషన్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మనం దానిని ఇంటిగ్రేట్ చేస్తే ఏమి జరుగుతుందో దానిని ఇక్కడ ఉంచుతున్నాము కాబట్టి మొదటి టర్మ్కు ఏమి జరుగుతుంది ఇది 0 నుండి h వరకు కాన్స్టాంట్ కాబట్టి 0 నుండి h వరకు ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది అది మనకు ఏమి ఇస్తుంది విద్యార్థి h కాబట్టి ఇది h ను ఇస్తుంది ఇది f మొదటి పదం అయిన స్థిరాంకం అప్పుడు రెండవ పదం 0hx dx కాబట్టి మనం x22 0h f' పొందబోతున్నాము మనం f' చెప్పినప్పుడు మనం f'f' చెబుతున్నాము కాబట్టి కాన్స్టాంట్ మరియు తరువాతి పదం మనకు 0hx22 dx ఒకసారి ఇంటిగ్రేట్ అవుతాయి విద్యార్థి x36 x36 f" కాబట్టి ఇది మళ్లీ చేయడం చాలా సులభం ఈ కండిషన్ ఆర్డర్ కండిషన్ కాబట్టి ఇది ఎక్కడ నుండి వచ్చాయి అని ఈ సాధారణ రూల్ మీరు ఇప్పుడు చూడవచ్చు కాబట్టి మనం ఇంతకు ముందు చూసిన రెక్టాంగిల్ రూల్ ఏమి చెప్పింది ఇది దాని ఫంక్షన్ను ఇక్కడ భర్తీ చేసింది ఫంక్షన్ను కాన్స్టాంట్ విలువతో భర్తీ చేసింది కాబట్టి ఈ పదం లో మనం కాన్స్టాంట్ పదం మాత్రమే ఉంచితే మనకు ఏమి లభిస్తుంది రెక్టాంగిల్ రూల్ మీకు ఈ ఇంటిగ్రల్ అని చెబుతుంది మనం Ihf అని చెబుతాము మరియు ఎర్రర్ కలుపుతాము ఎర్రర్ యొక్క ఆర్డర్ ఏమిటి విద్యార్థి స్క్వేర్డ్ స్క్వేర్డ్ oh2f' ఇది ఆర్డర్ యొక్క లోపం కాబట్టి అది ఆర్డర్ కాబట్టి మీరు ఒక దశలో ఫంక్షన్ విలువలు పొందారు మీ రెక్టాంగిల్ రూల్ అని ఇంటర్వెల్ గుణించాలి కాబట్టి ఇప్పుడు మనం ట్రాపిజాయ్డల్ రూల్ కి వెళ్ళినప్పుడు మనం ఏమి చేయబోతున్నాము మనం లీనియర్ని ఉంచాలనుకుంటున్నాము కానీ ఇప్పుడు లీనియర్ కండిషన్తో వ్యవహరించడం వల్ల మనం f' గురించి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఎలా చేయాలని అనుకుంటున్నారు f' ద్వారా దీని చేయాలి పరిమిత వ్యత్యాసం మనం f' చెప్పగలము మనం సుమారుగా f fh వ్రాయగలము కాబట్టి మనం మొదటి రెండు రూల్స్ ఉంచినట్లయితే మనం hfh22f fh పొందుతాము మరియు ఎర్రర్ h3f" ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి ఈ విషయం సులభతరం చేయడానికి h రద్దు చేయబడుతుంది మనం ఏమి పొందుతాము మనం h తీసుకోవచ్చు f కోయఫిసియంట్ అంటే ఏమిటి విద్యార్థి సగం సగం మరియు f గుణకం ఏమిటి సగం కాబట్టి మనం పొందబోయే 2 బయట తీసుకొని మనం ffoh3f" పొందవచ్చు కాబట్టి ఇది ట్రాపిజాయ్డల్ రూల్ వలె కనిపించడం లేదు కాబట్టి ఇది టేలర్ సిద్ధాంతం యొక్క అంతర్లీన సూత్రం అని మీరు గమనించవచ్చు మీరు మరింత ఖచ్చితమైన ఎక్స్ప్రెషన్స్ పొందే కండిషన్ ఆర్డర్ కాలానికి వెళ్లవచ్చు కాబట్టి సింప్సన్ తర్వాత ఈ సూత్రాలు ఎవరి పేరు పెట్టడం మానేశారు ఎందుకంటే ఇది చాలా బోరింగ్గా మారింది కానీ ఈ సాధారణ సూత్రాలను న్యూటన్ కోట్స్ ఫార్ములా అంటారు ఇది తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ నిజంగా పట్టింపు లేదు కాబట్టి ఈ ప్రత్యేక మాడ్యూల్లో మనం ఏమి చెప్కుంటున్నాము అనేది న్యూమరికల్ ఇంటిగ్రేషన్ సాధారణ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ వెనుక ఉన్న ఆధారం మనం మరింత ముందుకు వెళుతున్నప్పుడు మనం కొంచెం క్లిష్టమైన ఆలోచనలను చూస్తాము కాబట్టి మనం న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ని చూస్తున్నాము మరియు రెక్ట్యాంగిల్ రూల్ ట్రాపిజాయ్డల్ రూల్ మొదలైనవి పాఠశాలలో చూసిన సాధారణ ఇంటిగ్రేషన్ రూల్ ఆధారంగా మనం ప్రాథమికంగా టేలర్ సిద్ధాంతాన్ని కనుగొన్నాము మనం ఈ ఆలోచనను విస్తరించాలనుకుంటున్నాము మరియు దానిని కొంచెం ఎక్కువగా సూత్రీకరించాలనుకుంటున్నాము కాబట్టి మనం ఇలా చేద్దాం కాబట్టి మనం చూసినది ట్రాపిజాయ్డల్ రూల్ 0 నుండి h వరకు ఇంటిగ్రల్ ప్రతి ఒక్కరికీ ఇప్పుడు h2 సుపరిచితం మరియు లెన్త్ 0 నుండి మరియు లెన్త్ h ఉంటుంది కాబట్టి ఇది ఫంక్షన్ ఇది 0 మరియు h మరియు ఇది మన f మరియు f మరియు ఈ అప్ప్రోక్సిమేషన్ ఏమి చేస్తుంది ఇది ఒక సరళ రేఖ ను ఉంచుతుంది మరియు ఇక్కడ ఉన్న ఏరియా ని మీకు చెబుతోంది అదే ఇక్కడ కంప్యూటింగ్ చేయబడుతోంది కానీ ఇది ఒక ఇంటర్వెల్ కోసం 0 నుండి h వరకు మాత్రమే ఇప్పుడు మనం ప్రాథమికంగా ఈ రూల్ మొత్తం ఇంటర్వెల్లో పొడిగించాలనుకుంటున్నాము కాబట్టి మనకు n పాయింట్లు ఉన్నాయని చెప్పండి x1xn కాబట్టి ఇది ఇక్కడ x అక్షం మరియు మనం x1x2 xn కలిగి ఉన్నాము మరియు స్పేసింగ్ సరిగా ఉండనప్పటికీ స్పేసింగ్ ఏకరీతిగా ఉందని అనుకుందాం మనం మొత్తం ఇంటిగ్రేట్ తెలుసుకోవడానికి ఈ క్వాడ్రేచర్ రూల్ x1 కేవలం xn అనుకుంటే మనం కేవలం ఈ భాగాల కోసం కాంట్రిబ్యూషన్ జోడించడానికి కలిగి ఉంది కాబట్టి మీకు ఇది ఇక్కడ కావాలంటే ఇది సమానమని చెప్పగలం అది ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మొదటి సెగ్మెంట్ కోసం విద్యార్థి h2 h2 కు వస్తాము మరియు మనం పొందుతామా విద్యార్థి f f అప్పుడు మనం x2 కు వస్తాము మనకు f దాని కోఎఫిషియంట్ ఉంటాయా విద్యార్థి h2 కాబట్టి దాని కోఎఫీసియంట్ h2 ఈ ఇంటర్వెల్ నుంచి ఉంటుంది అదేవిధంగా x3 ఇక్కడ ఉంది మనం ఈ కాంట్రిబ్యూషన్ ఈ ఇంటర్వెల్ నుంచి x2 తీసుకున్నప్పుడు మళ్లీ వస్తుంది కాబట్టి దాని కాంట్రిబ్యూషన్ మరొక h2 కాబట్టి మనం ఈ మొత్తం విషయం ఇలా రాస్తాము కాబట్టి మనం ఒక సాధారణమైన దాన్ని తీసుకుని మనం f2f2 f2 పొందుతాము విద్యార్థి xn xn నేరుగా ఇప్పుడు మనం ఇక్కడ ఆగి ఉండవచ్చు మనం చేయాలనుకున్నది ఇక్కడే ఉంటే మనం ఇక్కడే ఆగిపోవచ్చు కానీ దానిని మరింత ప్రామాణికంగా రాయడానికి ప్రయత్నిద్దాం మరియు ఆ ప్రామాణిక మార్గం ఏమిటి మనం ఇలాi1nWi f ఒక సమ్మేషన్ వ్రాద్దాం ఈ ఫార్ములా సరిగ్గా సరిపోతుంది మరియు మీరు Wi నేరుగా చూడవచ్చు Wi h2 i123 మరియు వేరే వాటి కోసం Wi h అవుతుంది కాబట్టి Wi h2 i12 n మరియు Wi h కాబట్టి మనం కొత్తగా ఏమీ చేయలేదు మన వద్ద ఉన్న వాటిని కొంచెం ఎక్కువ మొత్తంలో తిరిగి రాశాము మనం ప్రామాణిక సంజ్ఞామానం అని పిలవబోతున్నాము కాబట్టి ఇది x1x2fdx యొక్క అప్ప్రోక్సిమేషన్ ఇప్పుడుఈ విధంగా రాయడం కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ మనం దీనిని క్వాడ్రేచర్ రూల్ అని పిలుస్తాము ఇప్పుడు క్వాడ్రేచర్ రూల్ యొక్క పదార్థాలు ఏమిటి ఒక ఈక్వేషన్ యొక్క అనలిటికల్ ఇంటిగ్రేట్ మీకు తెలియని కేసు అది మొదటి విషయం ఫంక్షన్ని అనలిటికల్ గా ఎలా ఇంటిగ్రేట్ చేయాలో తెలియదు అందుకే మనం ఈ సర్కస్ అంతా చేస్తున్నాము కాబట్టి ఒక ఫార్ములా బదులుగా ఇంటిగ్రల్ యొక్క ఉజ్జాయింపు చెప్పండి ఈ ఫార్ములా ఏమిటి కాబట్టి క్వాడ్రేచర్ రూల్ అంటే ఫార్ములా కాబట్టి క్వాడ్రేచర్ రూల్ అనే పదం అద్భుతంగా అనిపిస్తుంది కానీ అది ఏమిటి ఇది ఒక ఫార్ములా ఫార్ములా లోని రెండు ఏమిటి వెయిట్స్ Wi మరియు ఈ ఫంక్షన్ xi దగ్గర ఎవాల్యుయేషన్ చేయాల్సిన పాయింట్లు అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి క్వాడ్రేచర్ రూల్ ఉందని మీకు ఒకసారి చెబితే బరువులు ఏమిటి ఫంక్షన్ ఎవాల్యుయేషన్ పాయింట్లు ఏమిటి అని మీరు అడగాలి ఈ ఎవాల్యుయేషన్ పాయింట్లు కొన్నిసార్లు నోడ్స్ అని కూడా పిలువబడతాయి మరియు అది పేర్కొన్న తర్వాత ఇప్పుడు మీరు ఈ f ఫంక్షన్ను కలిగి ఉన్నారని అనుకుందాం ఇప్పుడు మనం వేరే ఫంక్షన్ g ను ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మనం క్వాడ్రేచర్ రూల్ని మార్చవలసి ఉంటుందా లేదు మనం క్వాడ్రేచర్ రూల్ని చాలా కష్టపడి కనిపెట్టాము మనం f ను ఇంటిగ్రేట్ చేయడానికి ఉపయోగిస్తాము మీరు రేపు వచ్చి లేదు మేము ఇంటిగ్రేట్ g ను చేస్తాము అంటారు ఇక్కడ g అనేది విభిన్నమైన ఫంక్షన్ మనం క్వాడ్రేచర్ రూల్ని మార్చాల్సిన అవసరం ఉందా సమాధానం అవును లేదా కాదు ఏదైనా ఇతర సమాధానాలు ఉన్నాయా ఫంక్షన్ను ఇంటిగ్రేట్ చేయడం మన లక్ష్యం మనం క్వాడ్రేచర్ రూల్ని మార్చాల్సిన అవసరం ఉందా కాబట్టి సమాధానం ఇవ్వడానికి ఇప్పుడే చర్చించిన క్వాడ్రేచర్ రూల్ ఏమిటి అని మీరు అడగాలి క్వాడ్రేచర్ రూల్ అంటే ఏమిటి విద్యార్థి ఫంక్షన్పై ఆధారపడి పాయింట్లు స్టూడెంట్ ఎందుకంటే మనం 0 ఉపయోగిస్తున్నప్పుడు మనం x2 ఫంక్షన్ల ద్వారా ఈ పాయింట్లను నిర్ణయించాము ఎందుకంటే అది ట్రాపిజాయ్డల్ లాగా కనిపిస్తుంది కాబట్టి మనం ఆ విభాగాన్ని తీసుకోవాలి లేదు మనం ఇక్కడ x అక్షం మీద లైన్ తీసుకున్నాము మనం దానిని ఏకరీతిగా చేశాము x1x2x3 xn మరియు విభాగంలో చెప్పడానికి x1 నుంచి x2 x2 నుంచి x3 మనం ట్రాపిజాయ్డల్ ద్వారా ఇంచుమించుగా ఇది ఒక మంచి అంచనా లేదా కాబట్టి మనం క్రొత్త ఫంక్షన్ g తో ముందుకు వస్తే మనం క్వాడ్రేచర్ రూల్ని మార్చాల్సిన అవసరం లేదు xi మరియు Wi దగ్గర ఉన్నదంతా మనకు ఇవ్వబడింది కాబట్టి కొత్త ఫంక్షన్ g యొక్క ఇంటిగ్రల్ ఎలా వస్తుంది మనం ఇప్పుడు ఇంటిగ్రల్ కావాలనుకుంటే మనం x1x2gdx ఫంక్షన్ విలువలు మార్చుకుంటాము కాబట్టిi1nWIg మనం ఇప్పటికే xi మరియు Wi తెలుసు మనం కేవలం ఫంక్షన్ విలువ కనుగొనాలి కాబట్టి ఇది ఎంత పవర్ అని చూస్తారుమనం ఏ ఫంక్షన్ యొక్క అనలిటికల్ ఇంటిగ్రల్ తెలుసుకోవలసిన అవసరం లేదు మనకు ఫంక్షన్ విలువలు కొన్ని వివిక్త పాయింట్ల వద్ద ఫంక్షన్ విలువను తెలుసుకోవడం ద్వారా మనం ఇంటిగ్రల్ అంచనా వేస్తాము అందుకే దానిని క్వాడ్రేచర్ రూల్ అని పిలుస్తాము కాబట్టి మీరు దీన్ని ఒకసారి చేస్తే మీరు నిర్దిష్ట పరిస్థితులలో ఎన్ని ఫంక్షన్లకైనా ఉపయోగించవచ్చు మనం వెళుతున్నప్పుడు ఆ కండీషన్స్ గురించి మాట్లాడుతాము అందుకే ఈ క్వాడ్రేచర్ రూల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఇప్పటివరకు చేస్తున్నది ఉదాహరణ అని గమనించండి ఇది ట్రాపిజాయ్డల్ రూల్ మనం సింప్సన్ రూల్ నుండి క్వాడ్రేచర్ రూల్ని తయారుచేయవచ్చు సింప్సన్ రూల్ ఏమి చేసింది ఇది ప్రతి సెగ్మెంట్ మధ్య ఒక పారాబోలా కు సరిపోతుంది ఆపై ఆ అంచనా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మరింత ఖచ్చితమైనది గా ఎలా చేయవచ్చని ఆలోచించండి మనం అదే సంఖ్యలో ఫంక్షన్ ఎవాల్యుయేషన్ కోసం మరింత ఖచ్చితత్వాన్ని కావాలంటున్నాము ఇప్పుడు మనకు మరింత ఖచ్చితత్వం కావాలంటే మనం ఫంక్షన్ని మరిన్ని పాయింట్ల వద్ద ఎవాల్యూయేషన్ చేయాలి మనం ఒక పారాబోలా ఫిట్ చేయాలనుకుంటే మనం ఒక లైన్ ఫిట్ చేయాలనుకుంటే మీకు మరిన్ని పాయింట్లు కావాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు అత్యాశతో అడగవచ్చు అదే సంఖ్యలో పాయింట్లను అలాగే ఉంచుకుని మనం మెరుగైన ఖచ్చితత్వాన్ని పొందగలమా అని కాబట్టి మనం దానిని పరిశోధించబోతున్నాం